పేటెంటబిలిటీ సెర్చ్ రిపోర్ట్ ఏమిటి మరియు పారిశ్రామికీకరణం ఏమిటి అన్న విషయాలు దీనిలో ఉంటాయి పేటెంటబిలిటీ సెర్చ్ రిపోర్ట్ ఏమిటి మరియు పారిశ్రామికీకరణం ఏమిటి అన్న విషయాలు దీనిలో ఉంటాయి ఈ రిపోర్ట్ కు ముగింపు ఉంటుంది ఈ రిపోర్ట్ కు ముగింపు ఉంటుంది ఆవిష్కరణకు పేటెంట్ పొందవచ్చు అన్న అనుకూలమైన నిర్ణయం దానిలో ఉండవచ్చు ఆవిష్కరణకు పేటెంట్ పొందవచ్చు అన్న అనుకూలమైన నిర్ణయం దానిలో ఉండవచ్చు ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వలేమని లేదా పేటెంట్ పొందలేమని పేర్కొంటూ తీర్మానం ప్రతికూలంగా కూడా ఉండవచ్చు ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వలేమని లేదా పేటెంట్ పొందలేమని పేర్కొంటూ తీర్మానం ప్రతికూలంగా కూడా ఉండవచ్చు అంతే కాక తీర్మానం తటస్థంగా ఉండవచ్చు అంతే కాక తీర్మానం తటస్థంగా ఉండవచ్చు తీర్మానం తటస్థంగా ఉండడం అంటే పేటెంట్ పొందటానికి తగిన అవకాశం ఉందని కానీ వాటిపై కొన్ని అభ్యంతరాలు రావచ్చు అని ఉండవచ్చు తీర్మానం తటస్థంగా ఉండడం అంటే పేటెంట్ పొందటానికి తగిన అవకాశం ఉందని కానీ వాటిపై కొన్ని అభ్యంతరాలు రావచ్చు అని ఉండవచ్చు మరియు ఈ నివేదికలో కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పడంతో నివేదిక ముగుస్తుంది మరియు ఈ నివేదికలో కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పడంతో నివేదిక ముగుస్తుంది ఇప్పుడు కొంతమంది నిపుణులు పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను కమ్యూనికేట్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి శోధన ప్రతికూలంగా మారినప్పుడు ఆవిష్కరణకు మీరు పేటెంట్ పొందలేరని శోధన ఫలితాలు చెబుతున్నప్పుడు ఈ నివేదికను మీరు కమ్యూనికేట్ చేయకపోవచ్చు ఇప్పుడు కొంతమంది నిపుణులు పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను కమ్యూనికేట్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి శోధన ప్రతికూలంగా మారినప్పుడు ఆవిష్కరణకు మీరు పేటెంట్ పొందలేరని శోధన ఫలితాలు చెబుతున్నప్పుడు ఈ నివేదికను మీరు కమ్యూనికేట్ చేయకపోవచ్చు ఇప్పుడు వారు దానిని కమ్యూనికేట్ చేయకపోవటానికి కారణం వారు శోధన చేసేటప్పుడు వారు తప్పుగా శోధన చేసి ఉండవచ్చు ఇప్పుడు వారు దానిని కమ్యూనికేట్ చేయకపోవటానికి కారణం వారు శోధన చేసేటప్పుడు వారు తప్పుగా శోధన చేసి ఉండవచ్చు అంతే కాక ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణకు పేటెంట్ పొందలేరని చెప్పడానికి క్లయింట్కు వారు వ్రాతపూర్వకంగా ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడరు అంతే కాక ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణకు పేటెంట్ పొందలేరని చెప్పడానికి క్లయింట్కు వారు వ్రాతపూర్వకంగా ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడరు అదనంగా ఈ సమాచారం బయటకు వస్తే తరువాతి దశలో క్లయింట్పై దావా వేయడానికి దీనిని పేర్కొనవచ్చు వాస్తవానికి ఇది పేటెంట్ కాలేని ఆవిష్కరణ అని తెలిసినా గానీ ఈ క్లయింట్ పేటెంట్ పొందాడు మరియు కొన్ని అక్రమ మార్గాల ద్వారా పేటెంట్ మంజూరు చేయబడింది అని క్లయింట్ పై దావా వేయవచ్చు అదనంగా ఈ సమాచారం బయటకు వస్తే తరువాతి దశలో క్లయింట్పై దావా వేయడానికి దీనిని పేర్కొనవచ్చు వాస్తవానికి ఇది పేటెంట్ కాలేని ఆవిష్కరణ అని తెలిసినా గానీ ఈ క్లయింట్ పేటెంట్ పొందాడు మరియు కొన్ని అక్రమ మార్గాల ద్వారా పేటెంట్ మంజూరు చేయబడింది అని క్లయింట్ పై దావా వేయవచ్చు ఖచ్చితమైన మరియు పరిపూర్ణమైన పేటెంటిబిలిటీ శోధన అనేది లేదని మేము ఇంతకు ముందే చెప్పాము ఖచ్చితమైన మరియు పరిపూర్ణమైన పేటెంటిబిలిటీ శోధన అనేది లేదని మేము ఇంతకు ముందే చెప్పాము కాబట్టి ప్రతికూల నివేదిక అనేది సాధారణంగా వ్రాతపూర్వకంగా ఇవ్వబడదు కాబట్టి ప్రతికూల నివేదిక అనేది సాధారణంగా వ్రాతపూర్వకంగా ఇవ్వబడదు కొంతమంది నిపుణులు దీనిని ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు కొంతమంది నిపుణులు దీనిని ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు